ప్రాక్టీస్లో ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టీచింగ్ పై ఈ కోర్సుకు తిరిగి స్వాగతం మేము ప్రస్తుతం పెద్ద అధ్యాయంలో ఉన్నాము ఇక్కడ సాహిత్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న అవగాహన పరంగా చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూస్తున్నాము అలా చేయడానికి మేము వంతెన లేదా వంతెనను నిర్మిస్తున్నాము మీరు 4 భాగాలను ఎబిసిడి అని పిలవాలనుకుంటే నేను ఇక్కడ స్పష్టంగా పిలవలేదు ఇక్కడ ఎ భాగం మొత్తం తరగతి ఇక్కడ మేము ఒక ఆచరణాత్మక అంశంతో ప్రారంభించాము మరియు తరువాత నెమ్మదిగా దాని యొక్క సైద్ధాంతిక అంశాలకు వెళ్ళాము ఇప్పుడు B C మరియు D పూర్తిగా సిద్ధాంతం అవుతుంది మీరు చూడగలిగినట్లుగా ఈ సిద్ధాంతాలు విస్తృతంగా వర్తిస్తాయి మరియు మేము విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచాలనుకునే ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు B భాగం మానసిక రకం లేదా ఓరియంటేషన్ అని పిలువబడుతుంది మరియు నేర్చుకుంటుంది మేము దీనిలోకి ప్రవేశించే ముందు అటువంటి విధానం మంచి అవగాహనకు మాకు సహాయపడుతుందని గురుత్వాకర్షణ జి విలువ ప్రయోగం కారణంగా త్వరణాన్ని గుర్తుచేసుకుందాం వాస్తవ పరిస్థితిలో మీరు చేయలేకపోవచ్చు g విలువ ఒకటేనని వెంటనే చూడటానికి కానీ ఒక భావనగా ఇది వర్తిస్తుంది విస్తృతంగా ఉపయోగపడుతుంది మరియు మొదలగునవి అందువల్ల ఈ సిద్ధాంతాల ఫ్రేమ్వర్క్లను మరియు మొదలైనవి తెలివిగా అన్వయించాల్సిన అవసరం ఉంది మరియు బోధనా తరగతులు వంటి ఆచరణాత్మక పరిస్థితులకు నేరుగా కాదు దయచేసి దీన్ని గుర్తుంచుకోండి తగిన టీచింగ్ స్ట్రాటేజీస్ ప్లాన్ చేయడానికి చికాకు లేకుండా విద్యార్థులలో నేర్చుకోవడంలో తేడాలను అంగీకరించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇది జరుగుతుందని మాకు ఇప్పటికే తెలుసు ఒకసారి మనకు తెలిస్తే ఇది ఇదే అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఉత్తమ ఫలితాల కోసం అదనపు ప్రయత్నం ఎక్కడ అవసరమో నిర్ణయించడానికి మేము చిరాకు పడము ఎందుకంటే విస్తృతంగా వర్తించే ఫ్రేమ్వర్క్లను మేము అర్థం చేసుకున్నాము ఇక్కడ ఏమి జరుగుతుందో మేము అర్థం చేసుకున్నందున పరస్పర సంబంధాలను మెరుగుపరచడానికి ఇది సాధారణంగా వ్యక్తుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి సమానంగా ఉంటుంది ఇక్కడ అదే సందర్భం మరియు మొదలగునవి ఇక్కడ మనం సైకలాజికల్ రకాలు లేదా ఓరియంటేషన్లను చూస్తున్నాము ఈ సైకలాజికల్ రకాలు ప్రి దిస్పోసిషన్ లేదా ఓరియంటేషన్ ఇష్టపడే అభివృద్ధి ఓరియంటేషన్ వైపు ఉంటుంది ఇక్కడ ఇవ్వబడిన ఒక నిర్దిష్ట ఓరియంటేషన్ ఏది ఏమయినప్పటికీ ఏ వ్యక్తి అయినా మనందరికీ తెలిసిన ప్రవర్తనల వర్ణపటాన్ని ప్రదర్శిస్తాడు వాస్తవానికి మనం కనుగొన్నది ఈ భావనల సమ్మేళనం రెండు విపరీతాల మధ్య ప్రవర్తనల వర్ణపటం లేదా పేర్కొన్న రకం ఓరియంటేషన్ మరో మాటలో చెప్పాలంటే వ్యక్తి భిన్నమైన ఎంపిక ప్రవర్తనను ప్రదర్శించే ప్రయత్నాన్ని ఖర్చు చేయవచ్చు వ్యక్తికి సహజంగా వచ్చేది ఏదో ఒకటి ఇక్కడ ఒక వ్యక్తి అతను లేదా ఆమె ప్రయత్నంలో ఉంటే మరొక ప్రవర్తనను పూర్తిగా ప్రదర్శించవచ్చు లేదా వేరే సంస్కరణ లేదా ఆ ప్రవర్తన యొక్క భిన్నమైన నీడను ప్రదర్శిస్తుంది అది ఎల్లప్పుడూ ఉంటుంది ఇది ఎల్లప్పుడూ వాస్తవానికి జరుగుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి స్వచ్ఛమైన ఎక్స్ట్రావర్ట్extrovert లేదా స్వచ్ఛమైన ఇంట్రోవర్ట్ ప్రవర్తనను అరుదుగా ప్రదర్శిస్తాడు ఇవి బాగా తెలిసిన పదాలు మనం మళ్ళీ చూద్దాం అన్ని పరిస్థితులలో స్వచ్ఛమైన ఎక్స్ట్రావర్ట్ లేదా స్వచ్ఛమైన ఇంట్రోవర్ట్ ప్రవర్తనను ప్రదర్శిస్తాము ఇంట్రోవర్ట్ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రయత్నాన్ని ఖర్చు చేయవచ్చు వ్యక్తి తన సహచరులతో బాగా సంభాషించాలనుకుంటున్నాడని అనుకుందాం అందువల్ల కార్యాలయ సమావేశాలకు వెళతారు మరియు అక్కడ వ్యక్తి ఒక ప్రయత్నం చేయగలడు అయితే ఇది ఒక ఎక్స్ట్రావర్ట్ కావడం సహజం కాదు ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రావర్ట్ కావడానికి ప్రయత్నం చేయవచ్చు లేదా ఎక్స్ట్రావర్ట్ ప్రవర్తనను ప్రదర్శించండి కాబట్టి ఈ సైకలాజికల్ రకాన్ని ప్రధానంగా కార్ల్ జంగ్ కార్ల్ గుస్తావ్ జంగ్ మరియు కేథరీన్ కుక్ బ్రిగ్స్ మరియు ఇసాబెల్ బ్రిగ్స్ మైయర్స్ తల్లి మరియు కుమార్తె జత చేసిన పని ద్వారా అభివృద్ధి చేశారు దీనిని మైయర్స్ బ్రిగ్స్ అని పిలుస్తారు మైయర్స్ బ్రిగ్స్ రకం సూచిక MBTI ఇది ఒక ప్రసిద్ధ సూచిక కాబట్టి ఇవి విపరీతాలను ఇస్తాయని గుర్తుంచుకోండి ఇవి సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్ను ఇస్తాయి 4 అలాంటివి ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా చూడటం ప్రారంభిద్దాం ప్రపంచానికి ప్రాథమిక ఓరియంటేషన్ శక్తులు లేదా ఆసక్తి ప్రవాహం మొదటి వర్గం అని సూచించే దిశలను సూచిస్తుంది ఇది ఒక ఎక్స్ట్రావర్ట్ లేదా ఇన్ట్రావర్ట్ కావచ్చు మనందరికీ తెలిసినట్లుగా ఎక్స్ట్రావర్ట్లు ప్రజలు ఆధారితమైనవి కమ్యూనికేషన్లో మంచివారు చర్య ఆధారిత వారు ప్రజలతో బాగా పనిచేస్తారు అయితే ఇన్ట్రావర్ట్ ఆలోచనలు భావనలు మరియు సంభాషణలో చాలా ఏకాంతం ఇష్టపడడు అంతర్గత స్పష్టత కోసం ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడతాడు ఇవి అవి అక్కడే ఉన్నాయి మేము ఇక్కడ చేసే తీర్పులు లేవు అవి అక్కడే ఉన్నాయి ఎవరో ఒక MBTI చేసారు 1983 లో మైయర్స్ బ్రిగ్స్ రకం సూచిక అధ్యయనం మెక్కాలీ మరియు ఇతరులు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులలో 33 శాతం మంది ఎక్స్ట్రావర్ట్లు మరియు 67 శాతం మంది ఇన్ట్రావర్ట్ అని వారు కనుగొన్నారు కాబట్టి టైప్ ఎక్స్ట్రావర్ట్లు లేదా ఇన్ట్రావర్ట్ మరియు ఇన్ట్రావర్ట్ వారు ప్రపంచాన్ని గ్రహిస్తాడు మరియు వారు ప్రపంచాన్ని గ్రహించిన తర్వాత వారు స్పృహతో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తారు వారి సెన్సెస్ ద్వారా S గా సంక్షిప్తీకరించబడింది లేదా N గా సంక్షిప్తీకరించబడిన ఇన్ట్యూషన్ దీని అర్థం ఏమిటి వారు ఈ S వ్యక్తులు 5 ఇంద్రియాల నుండి ఇన్పుట్తో పని చేస్తారు వారు స్థిరమైన ఓపికతో పనిని స్టెప్ బై స్టెప్ అప్రోచ్క్రమపద్ధతి మరియు విశ్లేషణలతో బాగా స్థిరపడిన పద్ధతుల ద్వారా ఇష్టపడతారు మరియు వారు ఖచ్చితత్వాన్ని కోరుకుంటారు అయితే ప్రజలు లేదా N రకమైన ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి అతను లేదా ఆమె ఊహతో ప్రేరణ ద్వారా పనిచేస్తుంది అవకాశాలను చూస్తుంది పని నిలకడైనది కాదు రొటీన్ కానిది అస్పష్టంగా మరియు సృజనాత్మకంగా ఉంటుంది మరియు అదే అధ్యయనం 53 శాతం చూపించింది ఇంజనీరింగ్ విద్యార్థులలో ఎస్ రకం 47 శాతం ఎన్ రకం కాబట్టి వారు ప్రపంచంతో పరస్పరం వ్యవహరించారు వారు ప్రపంచాన్ని గ్రహించారు ఇప్పుడు వారు T థింకింగ్ గురించి లేదా F ఫీలింగ్ ద్వారా వారు గ్రహించిన దాని గురించి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచించడం చాలా సరళమైన లాజికల్ ఇంపర్సనల్ అనాలిసిస్ అయితే భావన వ్యక్తిగత ఆత్మాశ్రయ విలువలు వ్యక్తిగత భావోద్వేగాలను సూచించదు ఇది భావోద్వేగాలతో సంబంధం లేదు కోపం మరియు మొదలగునవి కానీ వ్యక్తిగత మరియు ఆత్మాశ్రయ విలువలు T రకం లాజికల్ ఇంపర్సనల్ మరియు నిష్పాక్షికమైన విధానంలో ఉంటుంది అవి కారణం మరియు ప్రభావ సంబంధాల కోసం చూస్తాయి అయితే F ప్రజలు ప్రజలతో ఇతర వ్యక్తులతో బాగా పనిచేస్తారు మరియు సామరస్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు మరియు వారికి మంచి వ్యక్తిగత నైపుణ్యాలు ఉంటాయి అదే అధ్యయనం ప్రకారం 74 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు టి రకం మరియు 26 శాతం మంది ఎఫ్ రకానికి చెందినవారు ఇప్పుడు వారు పర్సీవ్డ్ గ్రహించారు వారు అర్ధమయ్యారు మరియు వారు సమాచారాన్ని ప్రాసెస్ చేసారు మరియు ప్రపంచం వైపు ఓరియంటేషన్ ఒకటి రెండు రకాల్లో ఒకటి ద్వారా J రకం లేదా అవగాహన P రకాన్ని జడ్జింగ్ J రకం నిర్మాణాత్మకంగా ఉంటుంది వారు ఆర్డర్ చేయబడిన ఉనికిని ఇష్టపడతారు వారు సంఘటనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు పి రకం వారు వెళ్ళేటప్పుడు మరింత సమాచారం సేకరిస్తారు మరియు అవి తలెత్తినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు ప్రణాళికాబద్ధమైన క్రమమైన పద్ధతిలో J రకం పని చేస్తారు వారు సంఘటనల నియంత్రణలో ఉండటానికి ఇష్టపడతారు సౌకర్యవంతమైన మరియు ఆకస్మిక పద్ధతిలో P రకం పని చేస్తారు సంఘటనలను అర్థం చేసుకోవడం మరియు స్వీకరించడం వంటివి 61 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు జె రకానికి చెందినవారు మరియు 39 శాతం మంది ఆ అధ్యయనంలో పి రకానికి చెందినవారు ఇది చాలా పెద్ద విద్యార్థులతో సహా పెద్ద అధ్యయనం మరియు వారు కనుగొన్నది ఇదే కాబట్టి మనకు ఈ 4 వేర్వేరు రకాలు ఉన్నాయి ఎక్స్ట్రావర్ట్ ఇన్ట్రావర్ట్ పర్సెప్షన్ ఇన్ట్యూషన్ వారు థింకింగ్ లేదా ఫీలింగ్ రకం వారు ఆలోచన లేదా భావన ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేస్తారు మరియు తరువాత వారు J లేదా P రకం తీర్పు ద్వారా లేదా ప్రపంచంతో తిరిగి సంకర్షణ చెందుతారు కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్స్తో 4 వేరియబుల్స్ ఉన్నాయి మరియు అందువల్ల 24 16 సైకలాజికల్ రకాలు ESTJ ENTJ మరియు మొదలైనవి ఉన్నాయి మీరు వివిధ రకాలను కలిగి ఉండవచ్చు మరియు మైయర్స్ బ్రిగ్స్ రకం సూచిక MBTI వాస్తవానికి ఇస్తుంది ఇది ఇక్కడ ఎందుకు సంబంధించినది గ్రూప్ ఆక్టివిటీస్ మరియు కోఆపరేటివ్ లెర్నింగ్ E మరియు I రకాలు చాలా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు ఒక సమూహం బాగా పని చేయనప్పుడు ఈ అంశాన్ని కూడా చూడాలని ఒకరు కోరుకుంటారు మీకు అవగాహన ఏర్పడిన తర్వాత ఇది జరుగుతోందని మీకు తెలుసు కాబట్టి దీనిని ఈ విధంగా చూద్దాం నేను I రకం విద్యార్థులను కౌన్సిలింగ్ చేయవలసి వచ్చినప్పుడు సమూహ పని యొక్క ఆవశ్యకతపై సలహా ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే అవి వాస్తవ ప్రపంచంలో సమూహ పని ఆధారితమైనవి కావు వాస్తవ ప్రపంచంలో సమూహ పని నైపుణ్యాల అవసరం మరియు వారు ఈ నైపుణ్యాలను స్పృహతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అది వారికి సహజం కాదు వారు దీనిని అభివృద్ధి చేయాలి ఇది ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకున్న తర్వాత వారికి ఇది తెలియజేయవచ్చు S రకం విద్యార్థులు నిర్దిష్ట నుండి సాధారణ స్థితికి వెళ్ళే మరొక పరిస్థితి N రకం విద్యార్థులు ప్రత్యేకతలకు సమగ్ర దృష్టితో మరింత సౌకర్యంగా ఉంటారు వారు సమాచారాన్ని ప్రాసెస్ చేసే దిశ ఆ విధంగా ఉంటుంది ఒక భావనను బోధించేటప్పుడు 2 విధానాల యొక్క న్యాయమైన సమ్మేళనం తరగతి యొక్క పెద్ద భాగాన్ని సంతృప్తిపరుస్తుంది మీరు తరగతి గదిలో ఈ రకాలను కలపడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక సారి చెప్పే ఒక న్యాయమైన మిశ్రమం మీరు దాన్ని పునరావృతం చేసినప్పుడు మేము సాధారణంగా విషయాలను ముఖ్యంగా ముఖ్యమైన భావనలను పునరావృతం చేస్తాము మేము దానిని పునరావృతం చేసినప్పుడు మీరు దాన్ని ఇతర మార్గాల్లో పునరావృతం చేస్తారు ఇతర ఆధారిత రకం కంటే సులభంగా పొందవచ్చు మొదటి ఆధారిత రకం మరియు మొదలగునవి సాధారణ ప్రోబ్లెమ్ సాల్వింగ్లో ఇది మీరు ఉపయోగించగల మరొక పరిస్థితి ఖచ్చితత్వం ముఖ్యమైనది ఈ హక్కును సాధించడానికి NF రకాల విద్యార్థులు మరింత చేతన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మనందరికీ తెలుసు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో మీరు చూస్తారు ప్రాథమిక సమాచారం మా స్వంత ఇంజనీరింగ్ విద్య కోసం ఉపయోగించబడుతుంది అంటే నేను అర్థం చేసుకున్నాను మరియు మొదలగునవి కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది అదేనని నేను అనుకుంటున్నాను ఈ భాగాన్ని చాలా క్లుప్తంగా సంగ్రహించడానికి B భాగంతో మేము సైకలాజికల్ రకాన్ని లేదా ధోరణిని పరిశీలిస్తాము 4 వేర్వేరు వర్గాలు ఉన్నాయి మరియు అందువల్ల మానసిక ఓరియంటేషన్ ని తెలుసుకోవడం 24 16 రకాలు ఉన్నాయి మీరు అటువంటి వ్యూహాలను రూపొందించగలిగితే ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది మేము చూసిన ఇంజనీరింగ్ తరగతి గదిలో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు మేము మళ్ళీ కలుసుకున్నప్పుడు దీనిని మరింత ముందుకు తీసుకువెళ్దాము మళ్ళీ కలుదాము